నార్మలైజెషన్ ఒక రిలేషన్ లేదా ఒక డేటాబేస్ స్కీమా అంటే బహుళ రిలేషన్స్ ఇచ్చినప్పుడు వాస్తవానికి స్కీమాస్ ఏమిటో రూపకల్పన చేసే ప్రక్రియ సాధారణంగా డేటాబేస్ యొక్క అన్ని ఎంటిటీల యొక్క అన్ని ఆట్రిబ్యూట్లను కలిసి తీసుకోవడం మరియు దానిని చిన్న రిలేషన్స్ గా విభజించటాన్ని నార్మలైజెషన్ అంటారు ఆ ప్రక్రియను నార్మలైజెషన్ అంటారు మరియు ఎలా నార్మలైజ్ చెయ్యాలో తెలిపే ఈ మొత్తం సిద్ధాంతాన్ని నార్మలైజెషన్ థియరీ అంటారు కీ లు మరియు ఎఫ్డిలు మేము ఇంతకు ముందు చెప్పినట్లుగా రిలేషన్ ఏ నార్మల్ ఫామ్ ఉందో నిర్ణయిస్తుంది వేర్వేరు నార్మల్ ఫామ్స్ ఉన్నాయి ఈ 1NF లేదా 1 వ నార్మల్ ఫామ్ ఉంది తరువాత 2NF లేదా 2 వ నార్మల్ ఫామ్ ఇది 3 వ నార్మల్ ఫామ్ BCNF బోయిస్ కాడ్ నార్మల్ ఫామ్ అని ఒకటి ఉంది ఇది ఎక్కువగా ఆచరణాత్మకమైనది మరియు డేటాబేస్ డిజైనర్లు దీనిని పొందటానికి ప్రయత్నిస్తారు తరువాత కొన్ని ఉన్నత స్థాయి నార్మల్ ఫామ్స్ ఉన్నాయి ఇవి కొన్ని సందర్భాల్లో ఉపయోగపడతాయి కాని ఎక్కువగా ఉపయోగపడవు అవి 4 వ నార్మల్ ఫామ్ 5 వ నార్మల్ ఫామ్ అని పిలువబడతాయి దీనిని కొన్నిసార్లు ప్రాజెక్ట్ జాయిన్ నార్మల్ ఫామ్ అని కూడా పిలుస్తారు చివరకు డొమైన్ కీ నార్మల్ ఫామ్ ఉంది ఇది ఒక వ్యక్తి చేరుకోగల సైద్ధాంతిక గరిష్టం మనం వీటిలో ప్రతిదాని గురించి మాట్లాడుతాము మనం 1 వ నార్మల్ ఫామ్ లేదా 1NF తో ప్రారంభిస్తాము రిలేషన్ లోని ప్రతి ఆట్రిబ్యూట్ అటామిక్ అయితే సంబంధం 1NF లో ఉంటుంది ఇది సాధించిన వెంటనే సంబంధం 1 వ నార్మల్ ఫామ్ ఉంటుందని అంటారు మరియు ఇది చాలా చిన్నవిషయం అనిపిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఒక రిలేషన్ 1 వ నార్మల్ ఫామ్లో ఉండకపోవచ్చని మనం చూడవచ్చు ఉదాహరణకు మనం దీనిని చూశాము ఇంతకుముందు నాన్ అటామిక్ ఆట్రిబ్యూట్ కి ఉదాహరణ ఇది నేమ్ ఒక నేమ్ ని చాలా సందర్భాల్లో ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ గా విభజించవచ్చు ఒక రిలేషన్ నేమ్ ఆట్రిబ్యూట్ ని కలిగి ఉంటే దానిని 1NF లో పరిగణించక పోవచ్చు ఇప్పుడు 1NF యొక్క విషయం ఏమిటంటే వాస్తవానికి దాని గురించి వాదించడానికి మార్గం లేదు ఎందుకంటే ఇది కలిపితేనే నేమ్ తెచ్చిందని మరియు నిర్దిష్ట అప్లికేషన్ కోసం దాన్ని విచ్ఛిన్నం చేయడం అర్థవంతమేనా అంటే స్పష్టంగా చెప్పలేము కాబట్టి సాధారణంగా మనం నార్మలైజెషన్ థియరీ అధ్యయనం చేసినప్పుడు రిలేషన్లు నార్మల్ ఫామ్లో ఉంటాయని అనుకుంటాము మనం ఈ క్రింది రెండు నిమిషాల్లో రిలేషన్ల ఉదాహరణలు చూస్తాము అక్కడ మనం నేమ్ ను ఉపయోగిస్తాము మరియు నేమ్ అటామిక్ ఆట్రిబ్యూట్ అని అనుకుంటాము అలా చెప్పకపోతే రిలేషన్లు 1 వ నార్మల్ ఫామ్లో ఉన్నాయని మనం అనుకుంటాము కాబట్టి ఇది గుర్తుంచుకోవలసిన ఒక విషయం ప్రతిదీ ప్రారంభించడానికి 1 వ నార్మల్ ఫామ్లో ఉంది ఇది 1 వ నార్మల్ ఫామ్లో లేకపోతే మీరు దీన్ని ఎల్లప్పుడూ ఈ ఫస్ట్ నేమ్ మరియు లాస్ట్ నేమ్ గా విభజించవచ్చు కాబట్టి 1 వ నార్మల్ ఫామ్లోకి రిలేషన్న్ని ఏర్పరుచుకోవడం చాలా కష్టం కాదు తరువాత మనం ఇతర నార్మల్ ఫామ్స్ కు అవసరమైన వాటికి వెళ్తాము మొదట దీనిని ప్రైమ్ ఆట్రిబ్యూట్ అంటారు ఇది ఒక ప్రైమ్ ఆట్రిబ్యూట్ కనుక ఎదో ఒక కాండిడేట్ కీ లో భాగంగా ఉన్న ఆట్రిబ్యూట్ ని ప్రైమ్ ఆట్రిబ్యూట్ అంటారు ఇది ముఖ్యమైనది ఇది ఒక కాండిడేట్ కీ ఒక ఉదాహరణ విద్యార్థి యొక్క రోల్ నంబర్ కావచ్చు రోల్ ఒక కాండిడేట్ కీ లో భాగం కాబట్టి ఇది ఒక ప్రైమ్ ఆట్రిబ్యూట్ అదేవిదంగా నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ ని నిర్వచించవచ్చు ప్రైమ్ కాని ఏ ఆట్రిబ్యూట్ అయినా నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ కాబట్టి సమానమైన నిర్వచనం ఇది ఏ కాండిడేట్ కీలో భాగం కాదు కాబట్టి ఏ కాండిడేట్ కీ లోను భాగం కాదు అని నిర్దారించుకోటానికి ఇది మంచిది మనం ఈ సంజ్ఞామానాన్ని కూడా ఉపయోగించుకుందాం కాబట్టి ఇకనుండి నేను కాండిడేట్ కీ గురించి మాట్లాడినప్పుడల్లా కీ అనే పదాన్ని ఉపయోగిస్తాను కాబట్టి సందర్భం మొదలైనవి ప్రస్తావించకపోతే కీ అనే పదం అప్పుడు వాస్తవానికి కాండిడేట్ కీ అని అర్ధం కాబట్టి ప్రైమ్ ఆట్రిబ్యూట్ మరియు నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ లను అర్థం చేసుకోవడం సులభం తరువాత మనకు అవసరమయ్యే తదుపరి నిర్వచనం ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని పిలువబడేది ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ నిర్వచించబడుతుంది కాని మళ్ళీ మనం ఫంక్షనల్ డిపెండెన్సీకి బదులుగా FD ఉపయోగిస్తాము ఇది అదే ఫంక్షనల్ డిపెండెన్సీకి సమానం X నుండి ఏదైనా ఆట్రిబ్యూట్ తొలగించబడినప్పుడు ఫంక్షనల్ డిపెండెన్సీ వర్తించకపోతే పూర్తి ఫంక్షనల్ డిపెండెన్సీ కాబట్టి X Y కి వెళితే ఇది డిపెండెన్సీ అయితే X ని ఇక తగ్గించలేకపోతే ఈ FD ని ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు లేకపోతే అది పార్షియల్ డిపెండెన్సీ ఫుల్ ఫంక్షనల్ డిపెండెన్సీకి ఉదాహరణ రోల్ నేమ్ ను నిర్ణయిస్తుంది నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎడమ వైపు ఒకటి మాత్రమే ఉంటే దాని గురించి ఏమీ చేయలేము అది ఎల్లప్పుడూ ఫుల్ డిపెండెన్సీ కానీ మరికొన్ని ఆసక్తికరమైన విషయాల ఉదాహరణలు చూద్దాం ఇది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఎడమ వైపు తగ్గించినా కూడా అది ఇప్పటికీ ఫంక్షనల్ డిపెండెన్సీ మరియు ఇక్కడ ఒక ఉదాహరణ రోల్ మరియు జెండర్ కలిసి నేమ్ ను నిర్ణయిస్తుంది అయితే ఇది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఎందుకంటే జెండర్ ని తీసివేసినా కూడా ఇప్పటికీ ఫంక్షనల్ డిపెండెన్సీ కలిగి ఉంటుంది కాబట్టి ఇది పార్షియల్ ఫంక్షనల్ డిపెండెన్సీ తరువాత మనం ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అని పిలువబడే దాని గురించి మాట్లాడుతాము X Z ను నిర్ణయిస్తుందని అనుకుందాం ఇది రెండు ఫంక్షనల్ డిపెండెన్సీల నుండి ఉద్భవించగలిగితే X నుండి Y X → Yకి మరియు Y నుండి ZY → Z కి ఆ ఫంక్షనల్ డిపెందెన్సీ ఉత్పన్నమవుతుంది దీనికి ఉదాహరణ ఒక విద్యార్థి యొక్క రోల్ నంబర్ ఆ విద్యార్థి డిపార్ట్మెంట్ హెడ్ కి అనుకుందాం ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఎందుకంటే రోల్ నంబర్ తప్పనిసరిగా ఆ విద్యార్థి యొక్క డిపార్ట్మెంట్ ఏమిటో చెప్పగలదు మరియు డిపార్ట్మెంట్ ఐడి ఆ డిపార్ట్మెంట్ కి అధిపతి ఎవరో చెప్పగలదు కాబట్టి ఇది ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ వాస్తవానికి అది లేకపోతే ట్రాన్సిటివ్ కాదు కాబట్టి FD X→Z ను X→Y మరియు Y→Z గా విభజించలేకపోతే దానిని నాన్ ట్రాన్సిటివ్ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు ఈ నిర్వచనాన్ని మన వద్ద కలిగి ఉంటే మనం తరువాత 2 వ నార్మల్ ఫామ్ లేదా 2 NF అంటే ఏమిటో నిర్వచిస్తాము రిలేషన్ లోని ప్రతి నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ ప్రతి కాండిడేట్ కీ పై పూర్తిగా ఆధారపడి ఉంటే ఆ రిలేషన్ 2 వ నార్మల్ ఫామ్ లో ఉంటుందని చెబుతారు అప్పుడు ప్రత్యామ్నాయ నిర్వచనం ఉంది ప్రతి ఆట్రిబ్యూట్ కాండిడేట్ కీ లో ఉండాలి లేదా ప్రతి కాండిడేట్ కీపై పూర్తిగా ఆధారపడి ఉండాలి కాబట్టి ఈ రెండూ సమానమైన నిర్వచనాలు రెండవ నిర్వచనాన్ని తీసుకుందాం రెండవ నిర్వచనం ప్రతి ఆట్రిబ్యూట్ కాండిడేట్ కీలో ఉండాలని చెప్తుంది అంటే అర్ధం ఇది ఒక ప్రైమ్ ఆట్రిబ్యూట్ లేకపోతే ఇది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ అప్పుడు ఇది ప్రతి కాండిడేట్ కీ పై పూర్తిగా ఆధారపడి ఉండాలి కాబట్టి ఇది ఒక ముఖ్యమైన భాగం ఇది ప్రతి కాండిడేట్ కీ మరియు దీనిని పరీక్షించేటప్పుడు ఇది ప్రతి నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ అయి ఉండాలి ఈ రెండు ముఖ్యమైన విషయాలు 2 వ నార్మల్ ఫామ్ దీని అర్థం ఏమిటి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది మనం ఈ క్రింది స్కీమాను పరిశీలిద్దాము ఐడి ప్రాజెక్ట్ ఐడి గంటలు నేమ్ ప్రాజెక్ట్ నేమ్ ఇది మనం పరిగణించే స్కీమా మరియు ఇది 2 వ నార్మల్ ఫామ్ లో ఉందా లేదా అని వాదించడానికి ప్రయత్నిద్దాము ఇప్పుడు గుర్తుంచుకోవలసిన ఒక విషయం ఏమిటంటే రిలేషన్ 2 వ నార్మల్ ఫామ్ లో ఉందో లేదో నిర్ణయించడానికి ఫంక్షనల్ డిపెండెన్సీలను పేర్కొనాలి కాబట్టి ఇది ప్రశ్నలో భాగం ఫంక్షనల్ డిపెండెన్సీస్ ఇస్తే తప్ప ఇది ఏ రకమైన నార్మల్ ఫామ్ లో ఉందో ఎవరు సమాధానం ఇవ్వలేరు ఫంక్షనల్ డిపెండెన్సీలను ఇవ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి మొదట సాధారణంగా చేయబడుతున్నది ఏమిటంటే ప్రైమరీ లేదా కాండిడేట్ కీలు అండర్లైన్ చేయబడతాయి దీని అర్థం ఐడి ప్రాజెక్ట్ ఐడి కలిసి కాండిడేట్ కీ అని ఈ క్రింది ఫంక్షనల్ డిపెండెన్సీకి అనువదిస్తుంది ఇది మిగతావన్ని నిర్ణయిస్తుంది ఉదాహరణకు ఇది అవర్స్ తరువాత ఇది నేమ్ మరియు ప్రాజెక్ట్ నేమ్ ను నిర్ణయిస్తుంది అయితే అదనంగా పేర్కొన్న ఇతర ఫంక్షనల్ డిపెండెన్సీలు కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఐడి నేమ్ ను మరియు ప్రాజెక్ట్ ఐడి ప్రాజెక్ట్ నేమ్ ను నిర్ణయిస్తుందని ఒకరు అనవచ్చు ఇవి ఇవ్వబడిన మూడు ఫంక్షనల్ డిపెండెన్సీలు మరియు ఇప్పుడు ఇది పునరావృతమని చూడవచ్చు ఎందుకంటే ఐడి కోర్సునేమ్ ను నిర్ణయిస్తే ఐడి ప్రాజెక్ట్ ఐడి కూడా నేమ్ ను నిర్ణయిస్తుంది ప్రశ్న 2NF లో ఈ రిలేషన్ ఉందా అది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ఎలా మనం ప్రతి ఆట్రిబ్యూట్ ని పరీక్షించి అది 2NF యొక్క నియమాన్ని సంతృప్తిపరుస్తుందో లేదో చూస్తాం మొదట ఈ ఆట్రిబ్యూట్ ని తనిఖీ చేద్దాం ఇప్పుడు ఇది కాండిడేట్ కీలో ఉంది కాబట్టి ఇది నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ కాదు చేయవలసినది ఏదీ ఇప్పటికే సంతృప్తికరంగా లేదు ప్రాజెక్ట్ ఐడి మళ్ళీ కాండిడేట్ కీలో ఉంది కాబట్టి ఇది మంచిది ఇప్పుడు అవర్స్ ను తీసుకుందాం అవర్స్ ప్రతి కాండిడేట్ కీపై పూర్తిగా ఆధారపడుతుందా ఇక్కడ ఏకైక కాండిడేట్ కీ ఏమిటి ఇక్కడ ఉన్న ఏకైక కాండిడేట్ కీ ఐడి మరియు ప్రాజెక్ట్ ఐడి కాబట్టి అవర్స్ పూర్తిగా ఐడి ప్రాజెక్ట్ ఐడి పై ఆధారపడి ఉంది అంటే స్వయంగా ఐడి లేదా ప్రాజెక్ట్ ఐడి అవర్స్ ని నిర్ణయించదు ఇప్పుడు నేమ్ ను పరిశీలిద్దాం నేమ్ నాన్ ప్రైమ్ ఆట్రిబ్యూట్ మరియు ఇది ఐడి ప్రాజెక్ట్ ఐడి ద్వారా పూర్తిగా నిర్ణయించబడదు ఎందుకంటే నేమ్ కు ఈ పార్షియల్ ఐడి ఉంది కాబట్టి పేరు పూర్తిగా నిర్ణయించబడలేదు అంటే 2NF పరీక్షలో నేమ్ విఫలమవుతుంది మరియు సమాధానం ఏమిటంటే ఇది సంబంధం 2NF లో లేదు ఇప్పుడు అది పర్లేదు అని ఒకరు వాదించవచ్చు కానీ ఈ 2NF ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి 2NF ఈ స్కీం నిర్ణయించిన విధానంలో కొంత సమస్య ఉందని చెప్తుంది సమస్య ఏమిటి ఇప్పుడు ఆ ఐడి ద్వారా మాత్రమే నేమ్ నిర్ణయించబడుతుంది కాబట్టి అనవసరంగా ఐడి మరియు ప్రాజెక్ట్ ఐడి కలిసి కీ గా ఉందని అర్థం దీనికి అది అవసరం లేదు మరొక విధంగా చెప్పాలంటే ఒక వ్యక్తి పేరు మార్చబడిందని అనుకుందాం ఐడికి అనుగుణంగా పేరు మార్చబడుతుంది ఇప్పుడు ఆ వ్యక్తి అనేక విభిన్న ప్రాజెక్టులలో పనిచేస్తుంటే బహుశా ఆ టపుల్స్ అన్నీ సవరించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది సమస్య మరియు ఆ టపుల్స్ అన్నీ ఎందుకు సవరించాలి ఎందుకంటే నేమ్ మార్చడం ద్వారా ఐడి గురించి మాత్రమే మాట్లాడాలి లేదా దీనికి విరుద్ధంగా ఉంటుంది కానీ ప్రాజెక్ట్ ఐడి అనేది ఈ రిలేషన్ యొక్క కాండిడేట్ కీలో భాగం మనం నేమ్ గురించి మాట్లాడేటప్పుడు ప్రాజెక్ట్ ఐడి ఒక కోణంలో పునరావృతమవుతుంది అది ఎందుకు పునరావృతమవుతుంది ఎందుకంటే నేమ్ ఐడి ప్రాజెక్ట్ ఐడి పై పూర్తిగా ఆధారపడదు అందుకే 2 NF ఉపయోగపడుతుంది మరియు అందువల్ల రిలేషన్ 2 NFలో ఉందో లేదో నిర్ణయించడం అర్ధవంతమే ఇప్పుడు మనం ఈ రిలేషన్ ని 2NF గా మార్చాలనుకుంటున్నాము కాబట్టి ఈ ప్రక్రియను 2NF నార్మలైజేషన్ అంటారు పై స్కీమా 2NF లో లేదని మనం అర్థం చేసుకున్నాము మనం దానిని 2NF కి ఎలా నార్మలైజ్ చేస్తాం దీన్ని 2 NF నార్మలైజ్ చేయటానికి మార్గం ఏమిటంటే మనం దానిని క్రింది పట్టికలుగా విడదీస్తాము కాబట్టి మొదటి పట్టికలో ఐడి ప్రాజెక్ట్ ఐడి మరియు అవర్స్ ఉన్నాయి ఇది మొదటి పట్టిక ఇది రెండవ పట్టిక దీని యొక్క కీ ఐడి ప్రాజెక్ట్ ఐడి రెండవది ఐడి మరియు నేమ్ మూడవది ప్రాజెక్ట్ ఐడి మరియు ప్రాజెక్ట్ నేమ్ దీనిని మంచి డిజైన్ గా చూడవచ్చు కారణం మనం వాదించేది నేమ్ ఐడిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేక పట్టికగా ఎందుకు విడదీయకూడదు అదేవిధంగా ప్రాజెక్ట్ నేమ్ ప్రాజెక్ట్ ఐడిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రత్యేక పట్టికగా ఎందుకు విడదీయకూడదు ఇప్పుడు ఏమి జరుగుతుందంటే మనం మునుపటి ఉదాహరణకి వెళితే ఒకరు నేమ్ ను మార్చుకుంటే మొత్తం డేటాబేస్లో ఈ సమాచారాన్ని మార్చాల్సిన స్థలం ఒకే ఒకటి ఉంది పేరుకు నిర్దిష్ట ఐడికి అనుగుణమైన టపుల్ అదేవిధంగా ఒక ప్రాజెక్ట్ నేమ్ మార్చబడితే అది పరిగణించవలసిన స్థలం ఒకే ఒకటి ఉంది ఇతర పట్టికలు పరిగణించబడవు కాబట్టి మోడిఫికేషన్ అనామోలి మొదలైనవి లేవు అధికారికంగా ఇది ఇతర డిజైన్ కంటే మెరుగైన డిజైనా కాదా అని కూడా మనం పరీక్షించవచ్చు ఎందుకంటే ఈ మూడు రిలేషన్స్ 2NF లో ఉన్నాయా అని ఇప్పుడు మనం పరీక్షించవచ్చు మీరు దానిని పరీక్షిస్తే ఇవన్నీ వాస్తవానికి 2NF లో ఉన్నాయని కనుగొంటారు కాబట్టి ఇది 2NF లో ఉంది ఇది కూడా 2NF లో ఉంది మరియు ఇది కూడా 2NF లో ఉంది మీరు ఈ మూడు పట్టికలుగా విభజించే డిజైన్ మంచి డిజైన్ అని మనం అనధికారికంగా మరియు అధికారికంగా వాదించాము